ఇంతకుముందు వీడియోలో నేను ఏదైనా ఒక ఇంటిగ్రల్ డొమైన్ లో ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్స్ ప్రైమ్ ఎలిమెంట్స్ యొక్క భావనలను నిర్వచించాను మరియు వివిధ ఉదాహరణలు చూస్తున్నాము ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్స్ అంటే ఏమిటి ప్రైమ్ ఎలిమెంట్స్ అంటే ఏమిటో గుర్తుచేసుకుందాం నేను క్రొత్త విషయాన్ని ప్రారంభించే ముందు ఈ నిర్వచనాన్ని ఒకసారి చూద్దాం ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ అంటే అది యూనిట్ కాదు మరియు దానికి ప్రాపర్ డివైజర్స్ లు ఉండవు మనము డివైజర్స్ అనే భావన గురించి మాట్లాడాము మనకు ఇంటిజర్స్ లో డివైజర్స్ అనే భావన ఉన్నట్లే డివైజర్స్ ఉన్నాయి మరియు ప్రాపర్ డివైజర్స్ ఇంటిజర్స్ లోని ప్రాపర్ డివైజర్ లతో సమానంగా ఉంటాయి ఉదాహరణకు 10 అనే సంఖ్యకు 1 మరియు 10 అనే రెండు డివైజర్లు ఖచ్చితంగా ఉన్నాయి కానీ అవి ప్రాపర్ డివైజర్స్ గా పరిగణించబడవు కాబట్టి 10 యొక్క ప్రాపర్ డివైజర్స్ 2 మరియు 5 కాబట్టి ఒక ఇంటిగ్రల్ డొమైన్లో ఏదైనా ఒక ఎలిమెంట్ కి ప్రాపర్ డివైజర్స్ లేకపోతే దానిని ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ అంటాము మరోవైపు ఒక ప్రైమ్ ఎలిమెంట్ అంటే అది రెండు ఎలిమెంట్స్ యొక్క లబ్దాన్ని భాగించినప్పుడు వాటిలో ఒకదాన్నిఈ ఎలిమెంట్ భాగిస్తుంది ఇంటిజర్స్ విషయంలో ఈ రెండు నిర్వచనాలు ఒకటే ఈ విషయాన్ని హైస్కూల్ అంకగణితాన్ని ఉపయోగించి సరిచూడటం అంత కష్టం కాదు మరియు మిగతా చోట్లలో ఇది మన సాధారణ ఫలితాల నుండి వస్తుంది దానిని తరువాత మేము నిరూపిస్తాము నేను క్రిందటి వీడియోను మధ్యలో ముగించాను మేము చేస్తున్న ఉదాహరణ సగంలో ఉన్నాము రింగ్లోని ఒక ఇర్రెడ్యూసిబుల్ అయి ప్రైమ్ కాని ఎలిమెంట్ గురించిన ఉదాహరణను చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాము కాబట్టి మేము రింగ్ R ను Z 5 గా తీసుకున్నాము ఈ రింగ్ లోని ఎలిమెంట్స్ a b 5 అనే రూపంలో ఉంటాయి ఇక్కడ a మరియు b ఇంటిజర్స్ మరియు ఇక్కడ మేము ప్రైమ్ కాని ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ గురించి చూస్తున్నాము మరియు 2 ఈ ప్రతిపాదనను సమాధానపరుస్తుందని నేను పేర్కొన్నాను మరియు చివరికి క్రిందటి వీడియోలో నేను 2 ప్రైమ్ కాదని నిరూపించాను ఎందుకంటే 1 5 మరియు 1 5 యొక్క లబ్దం ను వాస్తవానికి ఇది 62 భాగిస్తుంది కాని 2 వాటిలో రెండింటినీ భాగించదని మేము వాదించాము నేను ఇప్పుడు రెండవ భాగం చేయబోతున్నాను క్రిందటి ఉపన్యాసాన్ని కొనసాగిద్దాం 2 అనేది వాస్తవానికి ఇర్రెడ్యూసిబుల్ ఒకసారి దీన్ని నిరూపించిన తర్వాత ఈ రింగ్లో మనకు ప్రైమ్ కాని ఒక ఇర్రెడ్యూసిబుల్ మూలకం ఉందని తెలుస్తుంది కాబట్టి మీరు ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ యొక్క నిర్వచనాన్ని గుర్తుచేసుకుంటే అది ఒక యూనిట్ కాకూడదు మరియు దానికి ప్రాపర్ డివైజర్స్ ఉండకూడదు కాబట్టి 2 ఒక యూనిట్ కాదు అని నేను స్పష్టంగా వ్రాస్తాను ఇది వాస్తవానికి చాలా సులభం మరియు నేను మీకు దీని వివరాలను సరిచూడమని ఒక అభ్యాసం లాగా ఇస్తున్నాను 2 ఒక యూనిట్ అనుకుందాంఒకవేళ అలా అయితే దీని అర్థం ఏమిటి యూనిట్ అంటే దానికి గుణకార విలోమం ఉంటుంది అని గుర్తుంచుకోండి నిర్వచనం ప్రకారం 2a b 5 1 అవుతుంది ఎందుకంటే 1 గుణకార మూలకం కాబట్టి 2 ఒక యూనిట్ అంటే 2 మరియు a b 5 యొక్క లబ్దం 1 అని అర్థం ఇలా జరిగితే మీకు 2a 2 b 51 వస్తుంది మరియు వైరుధ్యం పొందడానికి ఇలాగే కొనసాగించండి ఇది మీ కోసం ఒక అభ్యాసం ఇది చాలా సులభమైన అభ్యాసం కానీ నేను దీన్ని మీరు చేయడం కోసం వదిలివేస్తాను ఇప్పుడు దీనికి ప్రాపర్ డివైజర్స్ లేవని చూపించాలి ఒక డివైజర్ ఉందని అనుకుందాం ఎందుకంటే మన రింగ్ R అంటే Z 5 అని గుర్తుంచుకోండి కాబట్టి ఇది రింగ్ అంటే దానిలో మూలకాలు a b 5 అనే రూపంలో ఉంటాయి ఇక్కడ a మరియు b ఇంటిజర్స్ a b 5 2 యొక్క డివైజర్ అని అనుకుందాం ఇది 2 యొక్క డివైజర్ అయితే కొంత సాధన తర్వాత దీనిని ముగించాలని మేము అనుకుంటున్నాము వాస్తవానికి ఇది ప్రాపర్ డివైజర్ అలా ఎందుకు ఇప్పుడు నేను మీ కోసం ఒక అబ్సోల్యూట్ వాల్యు యొక్క భావనను గుర్తుకు తెస్తాను Z సంకీర్ణ సంఖ్య అని గుర్తుంచుకోండి z అనేది a ib అని అందాము ఇక్కడ a మరియు b వాస్తవ సంఖ్యలు కాబట్టి ఏ సంకీర్ణ సంఖ్య ను అయినా a ప్లస్ ib అని వ్రాయవచ్చు ఇక్కడ a మరియు b వాస్తవ సంఖ్యలు మరియు i అంటే 1 ఇప్పుడు నేను అబ్సోల్యూట్ వాల్యు యొక్క ఈ భావనను ఉపయోగించబోతున్నాను ఇది a2 b2 వాస్తవానికి అబ్సోల్యూట్ వాల్యు అంటే దీనికి వర్గమూలం అవుతుంది కానీ నేను z యొక్క అబ్సోల్యూట్ వాల్యుఅంటే a2 b2 అని ఉపయోగించబోతున్నాను ఒక వేళ ఇప్పుడు a b 5 అనేది 2 యొక్క డివైజర్ అయితే ఆర్బిట్రరి రింగ్లోని డివైజర్ యొక్క నిర్వచనం ప్రకారం 2 ను a b 5 మరియు రింగ్లోని ఏదైనా ఒక ఎలిమెంట్ ల లబ్దంగా వ్రాయవచ్చు కాబట్టి నేను ఆ ఎలిమెంట్ ని x గా వ్రాస్తాను డివైజర్యొక్క నిర్వచనం ప్రకారం మనకు ఇలా ఉంది మరియు ఈ రింగ్ లోని అన్ని సంఖ్యలు సంకీర్ణ సంఖ్యలు అని గుర్తుంచుకోండి వాస్తవానికి R సంకీర్ణ సంఖ్యలలో ఉంటుంది కాబట్టి మనము రెండు వైపులా అబ్సోల్యూట్ వాల్యును తీసుకోవచ్చు మనకు 2 యొక్క అబ్సోల్యూట్ వాల్యు అంటే a b 5 యొక్క అబ్సోల్యూట్ వాల్యు మరియు x యొక్క అబ్సోల్యూట్ వాల్యు ల యొక్క లబ్దము వస్తుంది ఇది అబ్సోల్యూట్ వాల్యు యొక్క నిర్వచనం దీని అర్థమేమిటి 2 యొక్క అబ్సోల్యూట్ వాల్యు ఏమిటి ఇది వాస్తవానికి 22 అంటే 4 a b 5 యొక్క అబ్సోల్యూట్ వాల్యు ఏమిటి నేను ఇక్కడ a b 5 ను a ib5 లాగా వ్రాస్తాను ఇది సంకీర్ణ సంఖ్య ఇక్కడ a ని వాస్తవ భాగం అంటాము b5 ని కల్పిత భాగం అంటాము కాబట్టి a b 5 యొక్క అబ్సోల్యూట్ వాల్యు అంటే a ib5 యొక్క అబ్సోల్యూట్ వాల్యు అని అర్థం మరియు ఇది a25b2 కి సమానం అంటే వాస్తవ భాగాన్ని స్క్వేర్ చేసి కల్పిత భాగాన్ని స్క్వేర్ చేసి రెండింటినీ సంకలనం చేయాలి ఇది వాస్తవానికి a ib మరియు a ib ల లబ్దం మాత్రమే కాబట్టి 22 అంటే 4 ఇవి 2 సమాన సంకీర్ణ సంఖ్యలు అంటే వీటి అబ్సోల్యూట్ వాల్యు సమానం కాబట్టి మనకు x యొక్క అబ్సోల్యూట్ వాల్యు మరియు a25b2 ల లబ్దం ఉంది x యొక్క అబ్సోల్యూట్ వాల్యు ఏమిటో నాకు తెలియదు కాని x యొక్క అబ్సోల్యూట్ వాల్యు కూడా ఒక ఇంటిజర్ అని గుర్తుంచుకోండి ఇది నాన్ నెగటివ్ ఇంటిజర్ పాసిటివ్ ఇంటిజర్అని కూడా అనవచ్చు x a రూపంలో ఉన్నందున ఇది c ib5 రూపంలో ఉంటుంది దీనికి అబ్సోల్యూట్ వాల్యును తీసుకుంటే అది c25b2 అవుతుంది కాబట్టి x సున్నా కాకుండా పాసిటివ్ ఇంటిజర్ గా ఉన్నంతవరకు x పాసిటివ్ వాస్తవ సంఖ్య గా ఉంటుంది అంటే 4 ని a25b2 భాగిస్తుంది ఇప్పుడు మనం పూర్ణ సంఖ్యల లో ఉన్నాము మీకు ఒక ఇంటిజర్ a25b2ఉంటే అది 4 ను భాగిస్తుంది అంటే a25b2 1 గా ఉండాలి లేదా a25b2 2 అయి ఉండాలి లేదా a25b24 అయిఉండాలి a25b2 అనేది పాసిటివ్ సంఖ్యఅని గుర్తుంచుకోండి ఎందుకంటే a మరియు b లు నాన్ జీరో ఇంటిజర్స్ కాబట్టి a స్క్వేర్డ్ మరియు b స్క్వేర్డ్ వాస్తవానికి పాసిటివ్ ఇంటిజర్స్ a స్క్వేర్డ్ ప్లస్ 5 b స్క్వేర్ అనేది 4 ను భాగించే పాసిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి ఖచ్చితంగా ఇది b కి ఒకే ఒక అవకాశం ఉందని సూచిస్తుంది ఎందుకంటే b 0 అవ్వాలి ఎందుకంటే b పాసిటివ్ లేదా b నెగటివ్ అయింది అంటే కాని నాన్ జీరో b స్క్వేర్డ్ పాసిటివ్ గా ఉంటుంది మరియు 5 b స్క్వేర్ అంటే కనీసం 5 అవుతుంది కానీ a స్క్వేర్డ్ ప్లస్ 5 b స్క్వేర్ అంటే 1 2 లేదా 4 కాబట్టి b 0 గా ఉండాలి మరియు మీరు చూసినట్లైతే a స్క్వేర్డ్ 4 గా ఉండాలి a స్క్వేర్డ్ 1 లేదా 2 లేదా 4 గా ఉండాలి అది 2 గా ఉండకూడదు కాబట్టి ఇది 1 లేదా 2 గా ఉండాలి కాబట్టి a 1 లేదా 2 అవుతుంది దీని అర్థం a ప్లస్ మైనస్ 1ప్లస్ మైనస్ 2 కావచ్చు మనం ఏ డివైజర్ a b 5 అనే సంఖ్య తీసుకొని ప్రారంభించామో అది ప్లస్ లేదా మైనస్ 1 లేదా ప్లస్ లేదా మైనస్ 2 అని వస్తుంది అందువల్ల a b 5 అనేది ప్రాపర్ డివైజర్ కాదని మేము నిర్ధారించాము ఇది ప్లస్ మైనస్ 1 లేదా ప్లస్ మైనస్ 2 కాబట్టి ఇది ప్రాపర్ డివైజర్ కాదు ఎందుకంటే ప్రాపర్ డివైజర్ ఒక యూనిట్ కాకూడదు మరియు అసోసియేట్ కాకూడదు 1 మరియు మైనస్ 1 యూనిట్లు మరియు ప్లస్ లేదా మైనస్ 2 అనేవి 2 యొక్క అసోసియేట్స్ అందువల్ల 2 కి ప్రాపర్ డివైజర్ లు లేవు మరియు 2 యూనిట్ కాదు కాబట్టి 2 ఇర్రెడ్యూసిబుల్ కానీ 2 ప్రైమ్ కాదు ఈ ఉదాహరణను నేను ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్స్ ప్రైమ్ కావు అనే విషయాన్ని వివరించడానికి మాత్రమే తీసుకున్నాను అది నా లక్ష్యం సాధారణంగా ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్స్ ప్రైమ్ కావు కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఒక ఇంటిగ్రల్ డొమైన్ లో ప్రైమ్ కాని ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్స్ ఉండవచ్చు అయితే దీని విపర్యం కూడా నిజం కాబట్టి ఇది ఒక ప్రతిపాదన నేను దీనిని నిరూపిస్తాను R ఒక ఇంటిగ్రల్ డొమైన్ అని అనుకుందాం మరియు R లో a ని ఒక ప్రైమ్ ఎలిమెంట్ అని అనుకుందాం అప్పుడు a ఒక ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ అవుతుంది ఇంతకుముందు వీడియోలో నేను ఇచ్చిన నిర్వచనాన్ని మీరు గుర్తుచేసుకుంటే ఒక ప్రైమ్ ఎలిమెంట్ ఒక యూనిట్ కాదు మరియు అది ఒక ప్రాడక్ట్ bc ని భాగిస్తే అది వాటిలో ఒకదాన్ని భాగిస్తుంది కాబట్టి ఇది ఒక యూనిట్ కాదు నేను ఇప్పుడు అది ఇర్రెడ్యూసిబుల్ అని చూపించాలనుకుంటున్నాను అలా చూపించడానికి మనం రెండు విషయాలు చూపించవలసి ఉంది ఒకటి a యూనిట్ కాదు అని మరియు a కి ప్రాపర్ డివైజర్లు లేవు అని ఈ రెండు వాస్తవాలను నిరూపించడానికి ఈ రెండు భాగాలు ఇర్రెడ్యూసిబుల్ యొక్క నిర్వచనం ఇస్తాయి కాబట్టి a అనేది యూనిట్ కాదు ఎందుకంటే a ఒక ప్రైమ్ కనుక ఒక ప్రైమ్ ఎలిమెంట్ ఒక యూనిట్ కాదు అని గుర్తుంచుకోండి దీనిని గురించి ఇంతకుముందే చెప్పాను కాబట్టి a కి ప్రాపర్ డివైజర్లు లేవు అని మనం చూపించాలి మనం bc కి a సమానం అని అనుకుందాం అంటే ముఖ్యంగా గుర్తుంచుకోండి b a ని భాగిస్తుంది మరియు c a ను భాగిస్తుంది ఎందుకంటే b మరియు c ల లబ్దం a కాబట్టి b a ని భాగిస్తుంది అలాగే b మరియు c ల లబ్దం a కాబట్టి c కూడా a ను భాగిస్తుంది ఇప్పుడు మనం a యొక్క ప్రైమాలిటిని ఉపయోగిద్దాం మనకు a bc ని భాగిస్తుందని తెలుసు అయితే bc కి a సమానం అవుతుంది కాబట్టి ఇది bc ని a భాగిస్తుందని సూచిస్తుంది ఒక మూలకం తనను తాను భాగించుకుంటుంది bc ని a భాగిస్తుంది ఎందుకంటే a ఒక ప్రైమ్ కాబట్టి a యొక్క ప్రైమాలిటి వల్ల a b ని భాగిస్తుంది లేదా a c ను భాగిస్తుంది ఒక ప్రైమ్ ఎలిమెంట్ కి ఉన్న ధర్మం ప్రకారం అది ఒక ప్రాడక్ట్ bc ని భాగిస్తే అది b లేదా c ను భాగిస్తుంది కానీ b a ని భాగిస్తుంది లేదా c a ని భాగిస్తుంది అని గుర్తుంచుకోండి మనకు a b ని భాగిస్తుంది మరియు b a ను భాగిస్తుందిఅని ఉంది కాబట్టి a మరియు b అసోసియేట్ లు లేదా a c ను భాగిస్తే c కూడా a ను భాగిస్తుంది ఈ రెండూ జరుగుతాయని గుర్తుంచుకోండి ఇక్కడ a b ని భాగిస్తుందా లేదా a c ను భాగిస్తుందా అనే దానితో సంబంధం లేకుండా మనము ఈ రెండు స్టేట్మెంట్లను వర్తింపజేయవచ్చు ఎందుకంటే b a ను భాగిస్తుంది మరియు c a ని భాగిస్తుంది అనేది నిజం కాబట్టి a మరియు c అసోసియేట్ లు a మరియు b అసోసియేట్స్ లేదా a మరియు c అసోసియేట్స్ కానీ దీని అర్థం b అనేది a యొక్క ప్రాపర్ డివైజర్ కాదు b మరియు c ప్రాపర్ డివైజర్లు కావు వాస్తవానికి అవి రెండూ ప్రాపర్ డివైజర్లు కాదని చెప్పాలి ఎందుకంటే ప్రాపర్ డివైజర్ అంటే రెండు పదాలు యూనిట్లు కావు మరియు అసోసియేట్స్ కాదు కాబట్టి మనకు ఇలా ఉండకూడదు దీన్ని ఇలా వివరిస్తాను a bc కి సమానం అని అనుకుందాం మరియు b మరియు a అసోసియేట్స్ దీని అర్థం మనకు a bc కి సమానం అని మరోవైపు b కూడా a ని భాగిస్తుంది a కూడా b ని భాగిస్తుంది ఇది b క్షమించండి మనకు bc కి a సమానం అని ఇవ్వబడింది b కూడా a ను భాగిస్తుంది కాబట్టి నేను a b ని భాగిస్తుంది అని అనుకుంటున్నాను నేను a b ని భాగిస్తుంది అని వ్రాస్తాను a b ను భాగిస్తే ఏమి జరుగుతుందో అని నేను చూస్తున్నాను అంటే ax b కి సమానం a bని భాగిస్తుంది అంటే ax b కి సమానం అయ్యేలా ఒక x ఉంది అని అర్థం కాబట్టి ax b కి సమానం అయితే దీనిని నేను axc తో మార్చగలను ax c అంటే a మరియు 1 x యొక్క లబ్దం cకి సమానం నేను రెండు వైపులా a ని తీసివేయగలనుక్షమించండి ఇది సరైనది కాదు నేను a మైనస్ axc 0 కి సమానం అవుతుంది అని వ్రాస్తాను అంటే a మరియు 1 మైనస్ xc ల లబ్దం 0 అవుతుంది మరియు నేను a ని జీరో కాని మూలకంగా అనుకుంటున్నాను ఇది చెప్పకుండానే వచ్చేస్తుంది ఇది ఒకవేళ 0 అయితే అది ఖచ్చితంగా ప్రైమ్ అవుతుంది అలాగే ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది మనం ఎలా అంటే అలా అనుకోవచ్చు ఇది కేవలం ఒక సాంకేతికపరమైన భాష కానీ a 0 కాదు ఇప్పుడు ఇక్కడ మనకు ఇంటిగ్రాల్ డొమైన్ ముఖ్యమైనది ఈ అన్ని విషయాలలోనూ మేము ఇర్రెడ్యూసిబుల్ మరియు ప్రైమ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక ఇంటిగ్రాల్ డొమైన్లో ఉన్నామని అనుకుంటున్నాము కాబట్టి a మరియు 1 మైనస్ xc ల లబ్దం 0 అయితే a ఒక నాన్ జీరోమూలకం కాబట్టి 1 మైనస్ xc 0 అవాలి అంటే c ఒక యూనిట్ 1 xc కి సమానం కావున c కి గుణకార విలోమం ఉంటుంది కాబట్టి మీరు ఒక కారణాంకాన్ని కలిగి ఉన్నంతవరకు వాటిలో ఒకటి వాస్తవానికి అసోసియేట్ అయితే మరొకటి తప్పనిసరిగా యూనిట్ అయి ఉండాలి కాబట్టి ఇది ప్రాపర్ ఫాక్టరైజైషన్ కాదు మరియు a కి ప్రాపర్ డివైజర్లు లేవు కాబట్టి a ఇర్రెడ్యూసిబుల్ ఇది ప్రైమ్ కాబట్టి ఒక యూనిట్ కాదు మరియు అందువల్ల దీనికి ప్రాపర్ డివైజర్లు లేవని మేము ఇప్పుడు నిర్ధారించాము కాబట్టి ఇది ఒక ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ మీ కోసం ఇప్పటివరకు చెప్పిన దానిని పునశ్చరణ చేస్తాను ప్రైమ్ మరియు ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ గురించి మాట్లాడినప్పుడు R ఒక ఇంటిగ్రల్ డొమైన్ అని తీసుకుంటాము ప్రైమ్ ఎప్పుడూ ఇర్రెడ్యూసిబుల్ అనేది మాత్రం ఎప్పటికీ నిజం మరియు దీనిని ఇప్పటికే నిరూపించాము కూడా దీని విపర్యమ్ నిజం కాదు ఒక ఇర్రెడ్యూసిబుల్ ప్రైమ్ అవుతుంది అనేది ఎల్లప్పుడూ నిజం కాదు Z 5 మరియు 2 యొక్క ఉదాహరణను గుర్తుతెచ్చుకోండి ఈ రింగ్లో 2 ఇర్రెడ్యూసిబుల్ కానీ 2 ప్రైమ్ కాదు ఇది ఏదైనా ఒక ఇంటిగ్రాల్ డొమైన్లో ఇర్రెడ్యూసిబుల్ మరియు ప్రైమ్ ఎలిమెంట్స్ యొక్క సాధారణ వివరణ కాబట్టి ఈ వీడియో తరువాతి భాగంలో మరియు తరువాతి వీడియోలో మేము ఏ రింగులలో అయితే ఈ విపర్యమ్ నిజం అవుతుందో వాటిని అధ్యయనం చేయబోతున్నాము కాబట్టి మేము ప్రస్తుతం చర్చిస్తున్న అంశం ప్రిన్సిపల్ ఐడియల్ డొమైన్లు మరియు యూనిక్ ఫాక్టరైజేషన్ డొమైన్ కాబట్టి నేను ప్రిన్సిపల్ ఐడియల్ డొమైన్ లను నిర్వచించడానికి ముందు నేను మీకు కొన్ని సాధారణ నిర్వచనాలను ఇస్తాను ఈ క్రిందివి సాధారణ నిర్వచనాలు R ఒక ఇంటిగ్రాల్ డొమైన్ అనుకుందాము మరియు R లో a మరియు b అనే రెండు ఎలిమెంట్స్ తీసుకుందాం నేను గ్రేటెస్ట్ కామన్ డివైసర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను దీనిని సంక్షిప్తంగా జిసిడి అంటారు మీ అందరికీ హైస్కూల్ నుండి జిసిడి ఎల్సిఎం మరియు మొదలైన వాటి గురించి మీకు తెలుసు కాబట్టి మనము ఇంటిజర్స్ లోఉండే gcd అనే భావనను ఏదేని ఒక ఇంటిగ్రాల్ డొమైన్కు తీసుకువెళ్లాలనుకుంటున్నాను కాబట్టి జిసిడి అంటే ఏమిటి దీనిని నేను అధికారికంగా నిర్వచిస్తాను నేను ఇప్పుడు a b యొక్క ఒక gcd గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చాలా ఉండవచ్చు అంటే నా ఉద్దేశ్యం ఒకటి కంటే ఎక్కువ gcd లు ఉండవచ్చు అని ఎల్లప్పుడూ మేము ఒక జిసిడి అని చెబుతాము ఎందుకంటే ఇంటిజర్స్ లో కూడా మీరు ఇప్పుడు నేను ఇచ్చే నిర్వచనాన్ని అనుసరిస్తే 3 అనేది 2 సంఖ్యల gcd అయితే మైనస్ 3 కూడా gcd అవుతుంది d అనేది క్రింది రెండు లక్షణాలు కలిగిఉంటే నేను d ని a మరియు b ల యొక్క gcd గా నిర్వచించాలనుకుంటున్నాను మొదట ఇంటిజర్స్ లో లాగా d a ని భాగించాలి మరియు d b ని భాగించాలి అని అనుకుంటున్నాను అప్పుడు d రెండింటినీ భాగిస్తుంది కాబట్టి ఇది కామన్ డివైజర్ అంటే a ని భాగిస్తుంది మరియు b ని భాగిస్తుంది కానీ ఇది ఒక గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కాబట్టి ఇది కామన్ డివైజర్ అయితే సరిపోదు మరియు మీరు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనే పదాన్నిఎలా చెప్తారు గరిష్ట భాగంతోనా ఇంటిజర్స్ లో మనకు పెద్ద లేదా చిన్నసంఖ్య అనే భావన ఉంది కానీ ఒక ఇంటిగ్రల్ డొమైన్లో ఒక ఎలిమెంట్ మరొక ఎలిమెంట్ కంటే పెద్దదని మనము చెప్పలేము కాని ఇప్పుడు మనం ఈ క్రింది భావనను ఉపయోగించబోతున్నాము ఇంటిజర్స్ ల విషయంలో కూడా ఈ భావన సరిపోతుంది e a మరియు b అనే రెండింటినీ భాగిస్తుంది అనుకుందాం మరియు మరొక కామన్ డివైజర్ ఉంది అనుకుందాం d అనేది మరొక కామన్ డివైజర్ అయితే అప్పుడు e d ను భాగిస్తుంది కాబట్టి ఇది గరిష్ట భాగం మొదటిది కామన్ డివైజర్ భాగం రెండవది గరిష్ట భాగం e a మరియు b ను భాగిస్తుంది అంటే e అనేది ఒక కామన్ డివైజర్ అలాగే e d ను భాగిస్తుంది కాబట్టి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే ఇది ఒక కామన్ డివైజర్ మరియు ఇది ప్రతి కామన్ డివైజర్ ద్వారా భాగించబడుతుంది కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన ప్రామాణిక ఉదాహరణలు ఉదాహరణకు మేము 4 మరియు 8 యొక్క జిసిడి ని 4 గా చెప్తాము 4 మరియు 6 యొక్క జిసిడి 2 3 మరియు 12 యొక్క జిసిడి 3 గా ఉంటుంది 6 మరియు 8 యొక్క జిసిడి 2 అవుతుంది ఇదంతా మీకు తెలిసిన విషయం మేము రెండింటినీ భాగించే అన్ని సంఖ్యలను పరిశీలిస్తాము మరియు ఇంటిజర్స్ విషయంలో అతి పెద్ద సంఖ్యను తీసుకుంటాము కాని ఏదైనా ఒక రింగ్లో అతి పెద్ద లేదా చిన్న ఎలిమెంట్స్ లేనందున మేము ఈ నిర్వచనానికి కట్టుబడి ఉండబోతున్నాం అదేంటంటే మేము ఒక కామన్ డివైజర్ ను ప్రతి ఇతర కామన్ డివైజర్ ద్వారా భాగించవచ్చు అని అనుకుంటున్నాము జిసిడి వ్యవస్థితం కాకపోవచ్చని నొక్కిచెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇంతకుముందు ఉపయోగించిన రింగ్ ఇందులోనే మనం ప్రైమ్ కాని ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్ యొక్క ఉదాహరణను ఇచ్చింది ఇదే రింగ్ లో మనం ఈ క్రింది విషయాన్ని తీసుకోవచ్చు కాబట్టి మనం a ని 6 గా తీసుకుందాం మరియు b ని 22 5 గా తీసుకుందాం ఇవి నేను తీసుకునే రెండు ఎలిమెంట్స్ వీటిని a మరియు b అనుకుందాం ఇప్పుడు మనం d ని 2 గా మరియు e ని 1 5 గా తీసుకుందాం ఈ రెండూ కామన్ డివైజర్ లు ఈ రెండూ కామన్ డివైజర్లు అని ఎవరైనా నిరూపించవచ్చు 2 6ను భాగిస్తుంది ఎందుకంటే 2 మరియు 3 ల లబ్దం 6 ఎందుకంటే 2 మరియు 1 5 ల యొక్క లబ్దం 6 కాబట్టి 2 కూడా దీనిని భాగిస్తుంది ఇది సులభం అదేవిధంగా e 6 ను భాగిస్తుంది ఎందుకంటే 1 5 మరియు 1 5 ల లబ్దం 6 కాబట్టి 1 5 6 ను భాగిస్తుంది ఇది ఖచ్చితంగా b ను భాగిస్తుంది ఎందుకంటే దీనికి 2 రెట్లు b కాబట్టి మరోవైపు 2 1 5 ను భాగించదు అని చెప్పటానికి కొంచెం సాధన అవసరం అని మీకు తెలుసు వాస్తవానికి దీనిని చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ 2 భాగిస్తుంది అంటే 2 మరియు ఏదైనా సంఖ్య ల యొక్క లబ్దం 1 5 కు సమానం అని వ్రాయాలి మరియు ఈ వీడియోలో ఇంతకుముందు ఉపయోగించిన ప్రామాణిక వాదనలను ఉపయోగించి మీరు ఒక వైరుధ్యాన్ని పొందడానికి ప్రయత్నించండి 2 1 5 ని భాగించదు మరియు అదే విధంగా ఇది కూడా 1 5 2 ని భాగించదు కాబట్టి మీకు ఈ రెండు విషయాలు ఉన్నాయి వాస్తవానికి ఇది చాలా సులభం ఇది అంత కష్టం కాదు ఇది ఒక ప్రామాణిక గణన కాబట్టి మీకు రెండు కామన్ డివైజర్ ఉన్నాయి ఒకటి మరొక దానిని భాగించదు ఇప్పుడు వాస్తవానికి 2 ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి జిసిడి లేదని మీరు చూపించగలరు నేను దీనిని a అంటే 6 మరియు b అంటే 22 5 లకు గరిష్ట సామాన్య భాజకం లేదని నిరూపించడానిని మీకు అభ్యాసంగా వదిలేస్తున్నాను దాని వల్ల మీరు d మరియు e ఇర్రెడ్యూసిబుల్ అని చూపించగలరు b వాస్తవానికి d మరియు e ల యొక్క లబ్దం ఎందుకంటే వాస్తవానికి b అంటే 22 5 మరియు ఇది de ల లబ్దానికి సమానం కాబట్టి gcd d లేదా e గా ఉంటుంది ఒక శక్తివంతమైన gcd ని వ్రాయాలి అంటే అది d లేదా e గా వ్రాయాలి ఎందుకంటే b కి 2 డివైజర్స్ మాత్రమే ఉన్నాయి అది d లేదా e గా ఉంటుంది మరియు d e నుభాగించదని ఇప్పుడే చూపించాము e d ని భాగించదు కాబట్టి ఇక్కడ కామన్ డివైజర్ ఉండకూడదు ఇక్కడ కామన్ డివైజర్ లు ఉన్నాయి కానీ ఈ విషయం లో గ్రేటెస్ట్ కామన్ డివైసర్ ఉండదు మనకు ప్రతి కామన్ డివైజర్ ద్వారా భాగించబడే కామన్ డివైజర్ లేదు కాబట్టి నేను ఈ వీడియోను ఇక్కడితో ఆపబోతున్నాను ఈ వీడియోలో మనము ఇర్రెడ్యూసిబుల్ మరియు ప్రైమ్ ఎలిమెంట్స్ యొక్క మరిన్ని ధర్మాలను మరిన్ని ఉదాహరణలను చూశాము ఇర్రెడ్యూసిబుల్ అంటే ప్రైమ్ అనే అర్ధం కాదని కాని ప్రైమ్ ఎల్లప్పుడూ ఇర్రెడ్యూసిబుల్ అని సూచించే ఒక ఉదాహరణను మేము ఇచ్చాము మరియు మేము ఏదేని ఒక ఇంటిగ్రల్ డొమైన్ లో జిసిడిఅనే భావనను నిర్వచించాము తదుపరి వీడియోలో మేము ప్రిన్సిపల్ ఐడియల్ డొమైన్లను మరియు యూనిక్ ఫాక్టరైజేషన్ డొమైన్లను అధ్యయనం చేయడం ప్రారంభిస్తాము